రెండవ వారంలోని నాల్గవ లెక్చర్ అయిన ఈ ప్రత్యేక లెక్చర్లో మనము మునుపటి లెక్చర్ లో చర్చించిన ప్రాథమిక పరమాణు జీవశాస్త్ర పద్ధతులు రోగ నిర్ధారణకు ఎలా ఉపయోగించ బడతాయి అని తెలుసుకుంటాము ఇప్పుడు చెప్పండి మీకు ఒక కుటుంబం ఉందని అనుకుందాం అది రుగ్మతతో బాధింపబడుతుంది నేను రోగ నిర్ధారణ చేయాలను కుంటున్నాను ఒక జన్యువులో ఒక వ్యక్తికి ఏదైనా మ్యుటేషన్ ఉందా లేదా అని అర్థం చేసుకోవడానికి DNA రోగ నిర్ధారణ చేయాలనుకుంటున్నాను మరియు ఆ సమాచారాన్ని అతని సోదరుడు లేదా సోదరి ఇప్పటి వరకు ఎలాంటి లక్షణాన్ని చూపించని వ్యాధిని అభివృద్ధి చేస్తారా అని అంచనా వేయడానికి తరువాత ఉపయోగపడుతుందా కాబట్టి ఈ ప్రత్యేక లెక్చర్ యొక్క దృష్టి ఈ ప్రత్యేక వంశపారంపర్యపు తెరలో మీరు చూడగలిగేది ఏమిటంటే ఇది కుటుంబంలో ఒక సాధారణ ఆటోసోమల్ రిసెసివ్ డిజార్డర్ మరియు బాధిత తల్లిదండ్రులు ప్రభావితం కాకపోవడాన్ని మీరు చూడవచ్చు మరియు ఒక అనుబంధం ఉంది మరియు మీరు ఒక జన్యువు కొరకు DNA క్లోనింగ్ చేసారు మరియు అప్పుడు మీరు ఒక సీక్వెన్సింగ్ చేశారు మరియు మీరు ఒక వ్యాధి మ్యుటేషన్ను గుర్తించారు మునుపటి తరగతిలో మనము చర్చించిన విషయం మరియు మ్యుటేషన్ అంటే పాయింట్ మ్యుటేషన్ అని అర్థం ఫలితంగా కోడాన్లో మార్పు వస్తుంది ఇప్పుడు ట్రిప్టోఫాన్ ఎమినో ఆసిడ్ స్థానంలో మీకు స్టాప్ కోడాన్ ఉంది కాబట్టి ఈ నిర్దిష్ట మ్యుటేషన్ కోసం ఈ వ్యక్తి స్పష్టంగా సజాతీయంగా ఉంటాడు మీరు అడగాలనుకుంటున్న ప్రశ్న ఏమిటంటే ఈ ఇద్దరు వ్యక్తుల జన్యురూపం ఏమిటి ఈ రుగ్మత కణంలో కొంచెం ఆలస్యంగా ఉందనుకుందాం ఆ వ్యక్తికి దాదాపు 40 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నప్పుడు లక్షణాలు ఏర్పడతాయని అనుకుందాం కాబట్టి ఈ వ్యక్తులు ఇంకా చిన్నవారే కావచ్చు అవి 12 13 15 20 సంవత్సరాలు లేదా ఏమైనా ఉంటాయి జన్యురూపం అంటే ఏమిటి వారు 35 40 ఏళ్లకు చేరుకున్నప్పుడు వారికి లక్షణాలు ఉంటాయా కాబట్టి మీరు జన్యు శ్రేణిని చూడాలనుకుంటున్నారు గ్రంథాలయాన్ని తయారు చేయడం మరియు క్లోన్ను బయటకు తీయడం గురించి మనం మునుపటి తరగతిలో చర్చించిన ఏదైనా ఇప్పుడు సీక్వెన్సింగ్ ఒక శ్రమతో కూడుకున్న పని అయితే ఈ పురోగతిని సాధించడానికి సంవత్సరాలు పడుతుంది కాబట్టి మీకు ఆసక్తి ఉన్నది ఒకటి లేదా రెండు రోజుల్లో త్వరగా అర్థం చేసుకోవడం ఈ ఇద్దరు వ్యక్తులకు ఈ ప్రత్యేక వేరియంట్ ఉందో లేదో అది మీ పని కాబట్టి మీరు దీన్ని నిజంగా ఎలా చేస్తారు మీరు ఈ లక్షణరహిత వ్యక్తులను త్వరగా జన్యురూపం చేయగలరా దానికి సమాధానం 'అవును' PCR లేదా పాలిమరేస్ చైన్ రియాక్షన్ అని పిలువబడే ఒక శక్తివంతమైన టెక్నిక్ ఉంది మీలో చాలామంది దీని గురించి విన్నారట మరియు ఈ ప్రత్యేక విధానం గురించి చదివి ఉంటారు కాబట్టి మనం చర్చించబోయేది ఈ టెక్నిక్ వ్యక్తులలో ఉత్పరివర్తనాల గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇది ఒక రేఖాచిత్రం ఇది పాలిమరేస్ చైన్ రియాక్షన్ వెనుక ఉన్న సూత్రాన్ని మీకు చక్కగా తెలియజేస్తుంది మళ్ళీ భావన చాలా సులభం మరియు కానీ ఇది చాలా శక్తివంతమైన టెక్నిక్ ఈ ఆవిష్కరణకు ఆవిష్కర్త నోబెల్ బహుమతిని అందుకున్నాడు కాబట్టి ఇది మళ్లీ ఉపయోగిస్తుంది మా DNA ప్రతిరూపణ యంత్రాల నుండి భావన కాబట్టి మన కణాలు ఎలా విభజిస్తాయి కాబట్టి మా కణంలో కణం విభజించినప్పుడల్లా DNA కాపీ చేయబడుతుంది మరియు మీరు DNA పాలిమరేస్ అని పిలిచే DNA ని కాపీ చేసే పనిని ప్రధానంగా చేసే ప్రోటీన్ మీకు ఉంటుంది అదేవిధంగా ఈ ప్రతిచర్యలో కూడా మాకు DNA పాలిమరేస్ ఉంది కానీ తేడా ఏమిటంటే ఈ పాలిమరేస్ చాలా ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోగలదు ఎందుకంటే ఈ ప్రోటీన్లు వేడి నీటి బుగ్గలలో నివసించే సూక్ష్మజీవుల నుండి వేరుచేయబడతాయి అందువల్ల వారు జీవించడానికి అనువైన ఉష్ణోగ్రత 60 65 డిగ్రీలు ఆ ఉష్ణోగ్రతలో వారు చాలా సంతోషంగా ఉన్నారు అందువల్ల ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది మరియు మీరు ప్రోటీన్ను 95 డిగ్రీలు లేదా 100 డిగ్రీల వరకు ఉడకబెట్టినప్పటికీ ప్రోటీన్ అది 60 65 డిగ్రీలకు తిరిగి వచ్చిన తర్వాత దాని పనితీరును తిరిగి పొందగలుగుతుంది మరియు ఏ పని అయినా చేయగలదు అది చేయాల్సి ఉంది కాబట్టి అటువంటి ప్రోటీన్ల యొక్క ప్రయోజనం అది మరియు ప్రజలు ఈ ప్రతిచర్య చేయడానికి ఆ ప్రోటీన్ను ఉపయోగించారు కాబట్టి ఈ పాలిమరేస్ చైన్ రియాక్షన్ అంటే ఏమిటి పాలిమరేస్ అర్థం మీరు పాలిమర్ని తయారు చేస్తున్నారు కేవలం DNA ని కాపీ చేస్తున్నారు కొత్త స్ట్రాండ్ తయారవుతుంది టెంప్లేట్ స్ట్రాండ్లో లభ్యమయ్యే సీక్వెన్స్ ఆధారంగా బేస్లు జోడించబడతాయి మీరు ఇలాంటి ప్రక్రియను మళ్ళీ మళ్ళీ చేస్తున్నందున దీనిని గొలుసు ప్రతిచర్య అని పిలుస్తారు ఇది నిజంగా మీకు ఎలా సహాయపడుతుంది ఎందుకంటే అది మీరు చూడగలుగుతారు కాబట్టి పాలిమరేస్ చైన్ రియాక్షన్ కోసం మీకు ఏమి కావాలి వాస్తవానికి మీకు టెంప్లేట్ అవసరం కాబట్టి నేను ఇచ్చిన వ్యక్తిని అతను లేదా ఆమె లోపభూయిష్ట allele కలిగి ఉన్నారో లేదో చూడాలనుకుంటే నాకు కావలసింది ఆ వ్యక్తి నుండి వచ్చిన DNA కాబట్టి DNA ని సంగ్రహించండి చాలా తక్కువ మొత్తంలో DNA సరిపోతుంది మరియు అప్పుడు నాకు ప్రైమర్లు అని పిలవబడేవి కావాలి ఇక్కడ చూపబడినవి వీటిని ప్రైమర్లు అని పిలుస్తారు అవి ఏమిటి చెప్పండి ఇది నేను క్రమం చేయాలను కుంటున్న నా DNA ప్రాంతం అనుకుందాం నా జన్యువు ఇక్కడ నుండి ఇక్కడికి వస్తుంది ఎక్కడో ఒక మ్యుటేషన్ ఉండవచ్చు కాబట్టి నేను ఏమి చేయాలి నేను ఒక ప్రైమర్ని డిజైన్ చేసాను ఉదాహరణకు ఇది 5' మరియు ఇది 5' ఈ సీక్వెన్స్కు వెళ్లే మరియు బంధించే ప్రైమర్ను నేను డిజైన్ చేస్తాను అదేవిధంగా నేను వెళ్లి ఇక్కడ బంధించే ఒక ప్రైమర్ను డిజైన్ చేసాను అప్పుడు అది చూపబడింది చిన్న ఒలిగోన్యూక్లియోటైడ్ సీక్వెన్స్ కృత్రిమంగా తయారు చేయబడింది అవి DNA సీక్వెన్స్ అవి వెళ్లి బంధిస్తాయి ఎందుకంటే అవి పరస్పరం వ్యతిరేకం కాబట్టి అది మరెక్కడా వెళ్లి బంధింపడదు ఎందుకంటే సీక్వెన్స్లు చాలా ప్రత్యేకమైనవి ఎందుకంటే అవి ఆ విధంగా డిజైన్ చేస్తాయి అవి మీ DNA పాలిమరేస్ని బంధించిన తర్వాత ఈ ప్రాంతాలను పొడిగించండి కాబట్టి DNA పాలిమరేస్ చేసేది అదే ఇది వెళ్లి కూర్చుని దాని పక్కన ఉన్న అన్ని తంతువులను కత్తిరించుకుంటూ ఉంటుంది కాబట్టి ఇది విస్తరించింది మీరు కొంత సమయం వరకు అలా జరగడానికి అనుమతించండి ఆపై నేను ఏమి చేస్తానంటే మళ్లీ నేను DNA ని తిరస్కరిస్తాను కాబట్టి మీకు తెలిసినట్లుగా DNA ట్యూబ్ DNA కలిగిన ట్యూబ్ను నేను వేడి చేస్తాను అందువల్ల ఈ రెండు తంతువులు వేరు చేయబడ్డాయి మరియు మళ్లీ నేను అదే ప్రతిచర్యను చేస్తాను మనము దీనిని పూర్తి చేస్తాము ఉదాహరణకు నేను కొద్దిసేపటి క్రితం చర్చించినట్లుగా ప్రైమర్లు జోడించబడ్డాయి మరియు సంశ్లేషణ జరిగింది అప్పుడు నేను ఉష్ణోగ్రతను పెంచుతాను దీన్నే డీనాటరేషన్ అంటారు మీరు చెప్పడానికి ప్రతిచర్యను వేడి చేయండి 95 డిగ్రీలు అప్పుడు అన్ని హైడ్రోజన్ బంధాలు విరిగిపోతాయి కాబట్టి మళ్ళీ DNA సింగిల్ స్ట్రాండెడ్ అవుతుంది కానీ మీరు ట్యూబ్లో ఎక్కువ మొత్తంలో ప్రైమర్లను కూర్చున్నారు వారు వెళ్లి మరొకసారి కాంప్లిమెంటరీ సీక్వెన్స్తో బంధించబడతారు మరియు DNA పాలిమరేస్ మళ్లీ యాక్టివ్గా ఉంటుంది మీరు DNA పాలిమరేస్ కోసం సాధారణ ఉష్ణోగ్రతకి తీసుకువచ్చినప్పుడు అది దాదాపు 65 లేదా 70 డిగ్రీలు లేదా అలా ఉంటుంది ఆపై అది మళ్లీ విస్తరిస్తుంది కాబట్టి ఇది కాపీ చేయబడుతుంది ఈ ప్రక్రియతో మళ్ళీ ప్రైమర్ పొడిగించబడినప్పుడు మీరు ఇప్పటికే తయారు చేసిన టెంప్లేట్ని ఉపయోగించి DNA యొక్క కొత్త కాపీలు చేసారు ఇప్పుడు మీరు ఏమి చేస్తారు మళ్ళీ మీరు వెళ్లి దానిని కరిగించండి కాబట్టి అన్ని DNA సింగిల్ స్ట్రాండెడ్ అవుతుంది మళ్ళీ ప్రైమర్లు అందుబాటులో ఉన్నాయి అవి వెళ్ళి మీ కొత్తగా సంశ్లేషణ చేయబడిన DNA కి అనుబంధంగా ఉంటాయి ఇది పరిపూరకరమైన క్రమాన్ని కలిగి ఉంటుంది మళ్ళీ DNA సంశ్లేషణ జరుగుతుంది కాబట్టి మీరు ఈ ప్రక్రియను 30 లేదా 35 సార్లు పునరావృతం చేస్తే మీరు DNA యొక్క చిన్న విభాగం యొక్క మిలియన్ల కాపీలను తయారు చేయబోతున్నారు ఇక్కడ ప్రైమర్ బంధించగలదు మరియు కొత్త సీక్వెన్స్లను చేయగలదు ఈ ప్రక్రియలో మీరు మీ DNA యొక్క చిన్న విభాగాన్ని బహుళ కాపీలు చేయవచ్చు మిలియన్ల కాపీలు 4 గంటలు 3 గంటల వ్యవధిలో చేయవచ్చు కాబట్టి PCR రియాక్షన్ అని పిలవబడే ప్రతిచర్య ముగింపులో మీరు DNAలోని ఒక చిన్న విభాగం యొక్క మిలియన్ల కాపీలను జెల్లో అమలు చేయడం ద్వారా చేయగలరా అని మీరు పరీక్షించవచ్చు కాబట్టి మీరు DNA ప్రక్రియ యొక్క బహుళ కాపీలుగా పిలిచే యాంప్లిఫికేషన్ని తనిఖీ చేయడానికి ఇది ఒక మార్గం కాబట్టి మీరు దానిని జెల్లో అమలు చేసినప్పుడు మీరు ఆ DNA భాగాన్ని పరిమాణానికి అనుగుణంగా వేరు చేయవచ్చు ఆపై మీరు డైని జోడించవచ్చు ఆపై మీరు వాటిని చూడగలుగుతారు మీరు ఈ కాపీలను చేయగలరా అని అది మీకు తెలియజేస్తుంది మీరు చిన్న విభాగాల మిలియన్ల కాపీలను చేయగల ఒక ప్రక్రియ ఇది కాబట్టి మీరు ఏ జన్యువును చూస్తున్నారనే దానిపై ఆధారపడి మీరు వివిధ ప్రైమర్లను ఎంచుకోవచ్చు అలాంటి వాటి కాపీలను మీరు చేయవచ్చు ఇది ఎలెక్ట్రోఫోరేసిస్ ఎలా పని చేస్తుందో వివరించడానికి నేను మీకు చూపించిన చిత్రం మీరు DNA ని ఎలా వేరు చేస్తారు కాబట్టి మీ వద్ద ఉన్నది ఇక్కడ మీరు ఒక మాత్రికను కలిగి ఉంటారు ఇది జెల్ అగర్ జెల్తో తయారు చేయబడింది మరియు ఈ జెల్కు రంధ్రాలు చిన్న రంధ్రాలు ఉన్నాయి దీని ద్వారా DNA గుండా వెళుతుంది మీరు బలాన్ని ప్రయోగిస్తే ఇక్కడ ఉదాహరణకు మీరు ఇక్కడ DNA ద్రావణాన్ని వర్తింపజేసారు ఆపై మీరు చేసినది మీరు విద్యుత్ క్షేత్రాన్ని వర్తింపజేసారు ఇక్కడ ప్రతికూలమైనది ఇక్కడ అనుకూలమైనది కాబట్టి DNA ప్రతికూలంగా ఛార్జ్ చేయబడినందున అది ఈ దిశ నుండి ఈ దిశకు వలసపోవలసి ఉంటుంది మరియు అది చేసినప్పుడు అది అగర్ అగర్ జెల్లో ఉండే చిన్న రంధ్రాల గుండా వెళ్లాలి కాబట్టి DNA ఎక్కువసేపు గుండా వెళ్లడానికి రంధ్రాలను నావిగేట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది DNA తక్కువగా ఉంటే అది చాలా వేగంగా పని చేస్తుంది కాబట్టి మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా ఈ ప్రత్యేక విభాగం వీటిని సైజ్ మార్కర్స్ అని పిలుస్తారు ఇవి తెలిసిన పరిమాణంలోని DNA శకలాలు ఇది చిన్న ముక్క అని మరియు ఇది పెద్ద భాగం అని మీరు చూడవచ్చు మనము వాటిని వేరు చేయగలుగుతాము ఇతర శకలాల పరిమాణాన్ని గుర్తించడంలో మనకు సహాయపడే పరిమాణం మీకు తెలుసు ఉదాహరణకు ఇవి లైబ్రరీ నుండి సేకరించిన శకలాలు లేదా మీరు విస్తరించేందుకు ఒక PCR చేసారు మరియు నేను ఈ బ్యాండ్ని ఈ వైట్ బ్యాండ్ని పోల్చగలను మరియు నేను చెప్పగలను ఇది ఈ ప్రత్యేక బ్యాండ్ పరిమాణం అని నాకు తెలుసు కాబట్టి ఈ పరిమాణం ఉండాలి కాబట్టి ఈ విధంగా నేను ఒకటి చేయగలుగుతున్నాను DNA ని లెక్కించగలను ఉదాహరణకు నాకు ఇక్కడ ఎక్కువ DNA ఉంది ఇక్కడ తక్కువ DNA ఉంది లేదా ఈ శకలంతో పోలిస్తే ఇది పెద్ద ముక్క అని నేను చెప్పగలను మరియు ఈ ప్రత్యేక నమూనా రెండు విభిన్నంగా వచ్చింది శకలాలు కాబట్టి నేను ఉపయోగించిన పరిస్థితి ఏమిటి మరియు నేను ఎలాంటి సమాచారాన్ని చూస్తున్నాను అనేదానిపై ఆధారపడి నేను దీన్ని వివిధ మార్గాల్లో అర్థం చేసుకోగలను కాబట్టి మీరు అగర్ అగర్ జెల్లో DNAను ఈ విధంగా వేరు చేస్తారు ఆపై మీరు కొన్ని నిర్ధారణలకు రాగలరు మీరు PCR చేసి ఉంటే మీరు ఒకే బ్యాండ్ మరియు ఒకే రకమైన యాంప్లిఫికేషన్ పొందుతారు ప్రస్తుతం ఉన్న వైవిధ్యం ఏమిటో గుర్తించడానికి మీరు సీక్వెన్సింగ్ కోసం వెళ్ళవచ్చు కాబట్టి ఇది ఇందులోని విషయం కానీ మీకు బేస్ మార్పు ఉందో లేదో తెలుసుకోవడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ చూపించబోతున్నది రోగ నిర్ధారణలో సాధారణంగా ఉపయోగించే ఒక పద్ధతి మరియు దీనిని పరిమితి ఫ్రాగ్మెంట్ పొడవు పాలిమార్ఫిజం అంటారు దాని అర్థం ఏమిటి కాబట్టి పరిమితి ఎంజైమ్ అనే ఎంజైమ్ గురించి మనము చర్చించాము ఇవి మునుపటి తరగతిలో ఉన్నాయి ఇవి నిర్దిష్ట సీక్వెన్స్ మరియు కట్ను గుర్తించే ఎంజైమ్లను సూచిస్తాయి మరియు మీరు వాటిని నిర్ధిష్ట ఎంజైమ్ అని పిలుస్తారు ఎందుకంటే అవి ప్రత్యేకంగా ఉంటాయి అవి వారి సైట్లకు ప్రత్యేకంగా ఉంటాయి సైట్ ఉన్నప్పుడే వారు కట్ చేస్తారు మరియు సీక్వెన్స్లో మార్పు ఉందో లేదో గుర్తించడానికి మన ము ఈ లక్షణాన్ని ఉపయోగించవచ్చు ఇక్కడ చూపబడినది కొన్ని సీక్వెన్స్ యొక్క స్కీమాటిక్ ఇది జీర్ణమయ్యే లేదా ఎంజైమ్ ద్వారా జీర్ణం కాకపోవచ్చు కాబట్టి మీరు ఇక్కడ చూడవచ్చు ఇది అడవి రకం DNA ని సూచించే allele మరియు ఇది DNA యొక్క ఉత్పరివర్తన సంస్కరణను సూచించే allele మీరు ఇక్కడ కోడింగ్ మరియు 76 అని చూడవచ్చు అది ప్రారంభ కోడన్ ATG నుండి బేస్ మరియు ఈ T A గా మార్చబడుతుంది అయితే అడవి రకం T అవుతుంది ఈ allele లో ఇది A కాబట్టి అది ఏమి చూపబడింది కాబట్టి మీరు బాణం ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రైమర్ను ఉపయోగించారు అవి DNA యొక్క ఈ విభాగాన్ని విస్తరించేందుకు ఉపయోగించబడతాయి మరియు తరువాత మీరు ఈ ప్రత్యేక సైట్ను చూస్తున్నారు ఇది T ఎందుకంటే T నుండి A గా మార్చబడింది కాబట్టి మనం ఇక్కడ చూపించడానికి ప్రయత్నిస్తున్నది అడవి రకం T వచ్చింది మరియు ఉత్పరివర్తన A కి వచ్చింది మరియు ఇక్కడ A రావడం వలన మ్యుటేషన్ మారుతుంది బేస్ T నుండి A వరకు ఇప్పుడు ఈ ప్రత్యేక క్రమం AluI గా సూచించబడే ఎంజైమ్ కోసం కొత్త సైట్ను పొందుతుంది మరో మాటలో చెప్పాలంటే ఈ ఎంజైమ్ ఈ ఉత్పరివర్తన allele తగ్గిస్తుంది కానీ అడవి రకం allele కాదు నిర్దిష్ట ప్రాంతం కాబట్టి జీర్ణక్రియ చేయడానికి మనం ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు మీరు ఒక PCR చేయండి ఆ విభాగాన్ని విస్తరించండి ఈ ఎంజైమ్ను జోడించండి ఆపై అది ఇక్కడ కట్ చేయగలదా లేదా అక్కడ కట్ చేయలేదా అని తనిఖీ చేయండి కాబట్టి మీరు చూడగలిగే క్రమం ఏమిటి శకలం పరిమాణం ఇది అడవి రకం కాదా అని చూడండి మీరు ఇక్కడ నుండి ఇక్కడకు 120 అని పొందుతారు మరియు ఇక్కడ అడవి రకం మరియు ఉత్పరివర్తన allele రెండింటిలోనూ ఒక సహజమైన సైట్ ఉంది కానీ ఈ ప్రత్యేక సైట్ ఈ ఉత్పరివర్తన allele కి ప్రత్యేకమైనది అందువల్ల ఈ 58 బేస్ పెయిర్ ఫ్రాగ్మెంట్ మ్యూటాంట్ విషయంలో రెండుగా చేయబడుతుంది మరో మాటలో చెప్పాలంటే మీరు ఉత్పరివర్తన allele కలిగి ఉంటే అప్పుడు 58 బేస్ జత శకలం లేదు కాబట్టి చూద్దాం నిజానికి ఇది లాఫోరా వ్యాధితో బాధపడుతున్న కుటుంబం ఈ వర్క్ మా సొంత ల్యాబ్లో జరిగింది మీరు చూడగలరు ఇది తండ్రి తల్లి మరియు వారికి 4 మంది పిల్లలు ఉన్నారు వారిలో 3 మంది ప్రభావితమయ్యారు మరియు జన్యురూపాన్ని గుర్తించి చూపించడానికి మేము ఈ PCR చేసాము కాబట్టి మీరు ఇక్కడ చూడవచ్చు అడవి రకంలో ఉన్న ఈ 58 బేస్ పెయిర్ ఫ్రాగ్మెంట్ తండ్రి తల్లి ప్రభావితం కాకుండా మరియు నియంత్రణ సాధారణ వ్యక్తిగా కనిపిస్తుంది కానీ ప్రభావితమైన ముగ్గురిలో లేదు మరోవైపు ఈ కుటుంబంలోని వ్యక్తులందరూ ఈ రెండు శకలాలు అంటే 35 మరియు 23 ఈ రెండు శకలాలు కలిగి ఉన్నారు వారు ఉన్నారు అంటే ఈ కుటుంబంలోని ప్రతి వ్యక్తి ఉత్పరివర్తన allele ని కలిగి ఉంటారు కాబట్టి తండ్రి మరియు తల్లి స్పష్టంగా వైవిధ్యభరితంగా ఉంటారు ప్రభావితం చేయని సోదరుడు కూడా అభివృద్ధి చెందడు ఎందుకంటే అతనికి అడవి రకం allele ఉంది లేదా అతను ఉత్పరివర్తన allele కోసం వైవిధ్యభరితంగా ఉంటాడు అయితే మీరు ఇక్కడ చూడవచ్చు ఇది ఇక్కడ చూడవచ్చు ఇది ప్రత్యేక వ్యక్తి అడవి రకం ఉత్పరివర్తన allele లేదు అలాంటి శకలాలు కనిపించవు కాబట్టి మనము చర్చించిన కుటుంబంలోని ఇతర సభ్యులలో ఒక నిర్దిష్ట ఉత్పరివర్తన allele ఉందో లేదో త్వరగా పరీక్షించడానికి వివిధ మార్గాలను కనుగొనడానికి మీరు నిజంగా సీక్వెన్స్ సమాచారాన్ని ఎలా ఉపయోగించవచ్చు కాబట్టి మీరు ఒక పని చేయవచ్చు ఒక PCR తీసిన తర్వాత మీరు వెళ్లి ఒక సీక్వెన్సింగ్ చేయవచ్చు లేదా ఒక నిర్దిష్ట కుటుంబంలో ఒక రకమైన allele లు ఉన్నట్లు మీకు తెలిస్తే మీరు కేవలం పరిమితి జీర్ణక్రియ మరియు బ్యాండింగ్ నమూనాను చూడవచ్చు కాబట్టి మీరు వాటిని ఒక జెల్ మీద అమలు చేయండి అవి తయారు చేసే వివిధ శకలాలు చూడండి మరియు వంశపారంపర్యంగా ఉంచండి మరియు మీరు స్పష్టంగా విభజనను చూపించగలరు మరియు అవును ఈ వ్యక్తి లాఫోరా వ్యాధిని అభివృద్ధి చేయలేడు ఎందుకంటే అతను ఉత్పరివర్తనానికి భిన్నమైనది allele అతనికి అడవి రకం allele వచ్చింది అందువలన అతను అభివృద్ధి చెందడు కాబట్టి ఇది కొన్ని మార్గాలు దీని ద్వారా మీరు చెప్పగలుగుతారు అది రోగ నిర్ధారణ గురించి కాబట్టి మీకు జన్యువు తెలుసా అది జన్యువు అని మీకు తెలుసు అది వ్యాధికి పరివర్తన చెందినప్పుడు మరియు మీరు దానిని క్రమం చేయవచ్చు మీరు అక్కడ సీక్వెన్స్ వైవిధ్యాన్ని చూడవచ్చు మరియు తరువాత ఒక వ్యక్తి భిన్నమైన సజాతీయమైన అతను చేస్తాడావ్యాధి అభివృద్ధి చెందుతుందా లేదా మరియు మరికొన్ని విషయాలు చెప్పవచ్చు మనము రోగనిర్ధారణ టాపిక్ను మించి వెళ్దాం మానవ పరమాణు జన్యుశాస్త్రంలో సహాయపడే DNA సాంకేతికతలు లేదా DNA పరమాణు జీవశాస్త్ర విధానంలోని కొన్ని ఇతర అంశాలను పరిశీలిస్తాము ప్రజలు అనేక సమస్యలకు ఉపయోగించే శక్తివంతమైన టెక్నిక్లలో ఒకటి DNA ఫింగర్ ప్రింటింగ్ లేదా DNA ప్రొఫైలింగ్ వారు పిలిచేది మీరు దాని గురించి వార్తాపత్రిక న్యూస్ ఛానెల్లు మొదలైన వాటిలో విన్నాను మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆత్మాహుతి బాంబర్ మరియు ఆమె గుర్తించబడ్డారు లేదా ఆమె కూడా ఆమె విచ్ఛిన్నమైన శరీరాన్ని DNA వేలిముద్రల ద్వారా గుర్తించారు ప్రధాన మంత్రి మృతదేహాన్ని కూడా ప్రజలు గుర్తించలేకపోయారు మరియు వారు శరీరాన్ని గుర్తించడానికి DNA వేలిముద్ర చేశారు లేదా DNA వేలిముద్ర అనేక సందర్భాలలో ఉపయోగించబడుతోంది ఉదాహరణకు ఎవరైనా హత్య చేయబడ్డారు మరియు వారి శరీరం కుళ్ళిపోయింది అది ఎవరి శరీరం అని మీకు ఎలా తెలుస్తుంది కాబట్టి ఇది ఈ ప్రత్యేక వ్యక్తి యొక్క శరీరం కాదా అని నిర్ధారించగలరా మనము DNA వేలిముద్రను ఉపయోగిస్తాము లేదా ఉదాహరణకు వివాదాలు ఉన్నాయి పితృత్వ వివాదాలు ఇద్దరు వేర్వేరు పురుషులు ఒక నిర్దిష్ట బిడ్డ తమ సొంతమని చెప్పుకుంటున్నారు అతను తండ్రి అని అంటారు మీరు దానిని ఎలా రుజువు చేస్తారు లేదా అది నేర దృశ్యం కావచ్చు ఎవరో హత్య చేయబడ్డారు మరియు అపరాధి ఎవరు అని మీకు తెలియదు మరియు మీరు DNA మరియు రక్తపు మచ్చలను చూడవచ్చు మరియు ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అయితే చివరికి ఒకరు చంపబడ్డారు మరొకరు ఒకరికి కొంత గాయం కూడా ఉండేది అతని రక్తం కూడా అక్కడే ఉంటుంది కాబట్టి దీనిని ఉపయోగించి ఆ వ్యక్తిని మనం గుర్తించగలము రక్తంలో ఉన్న DNA ద్వారా మరియు ఇంకా చాలా విధాలుగా మీకు తెలుసా DNA ఫింగర్ ప్రింటింగ్ ఉపయోగించి నిజంగా చూడగలిగే సమస్యలు అది ఏమిటో చూద్దాం ఇక్కడ చూపబడినది DNA యొక్క బ్యాండింగ్ నమూనా ఇక్కడ చూపబడినది పితృత్వ వివాదం యొక్క స్కీమాటిక్ కాబట్టి మీకు తల్లి మరియు ఆమె కుమార్తె ఉన్నారు ఈ ప్రత్యేక బిడ్డ కోసం తండ్రి ఎవరో మాకు తెలియదు క్లెయిమ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వ్యక్తిగత పురుషుడు 1 మరియు పురుషుడు 2 అది కోర్టుకు వెళ్లి మాకు DNA వేలిముద్ర వేయమని కోర్టు ఆదేశించింది కాబట్టి వారు తల్లి కుమార్తె ఇద్దరు అనుమానితులు అనుమానితుల నుండి DNA తీసుకున్నారు వారు ఈ ప్రత్యేక కుమార్తెకు తండ్రి అని వాదిస్తున్నారు కాబట్టి ఇది వారు పొందిన నమూనా ఇది అగరోస్ జెల్ లాంటిదని అనుకుందాం మరియు మీ వద్ద ప్రతి బ్యాండ్ DNA బ్యాండ్కు ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి తండ్రి మరియు తల్లి ఎవరు అని చెప్పడానికి మీరు ఈ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తారు కాబట్టి మీరు అర్థం చేసుకోవలసినది మియోసిస్ కాబట్టి మేము గత వారంలో చర్చించిన విషయం మియోసిస్ అంటే మనమందరం తండ్రి మరియు తల్లి నుండి పొందిన DNA ఫలితంగా ఏర్పడతాము మరియు అక్కడ రీకాంబినేషన్ కూడా ఉంటుంది కాబట్టి మన శరీరంలో ఉన్న ప్రతి DNA విభాగానికి మీరు దానిని మీ తండ్రితో లేదా తల్లితో సరిపోల్చవచ్చు మీరు దానిలో భాగమైన దేనికైనా వర్తిస్తుంది మీరు PCR ఉపయోగించి విస్తరిస్తారు లేదా మీరు RFLP చేస్తారు మీరు చేసే ఏదైనా మీ జన్యువులో మీరు చూసే ఈ మార్పులన్నీ మీ తండ్రి లేదా మీ తల్లి నుండి తీసుకోబడ్డాయి కాబట్టి మీరు ఈ వైవిధ్యాన్ని పరిశీలిస్తే ఒక వ్యక్తి తండ్రి కావచ్చు కాదా అని మీరు చెప్పగలరు ఈ సందర్భంలో ఈ వ్యక్తి తండ్రి అయ్యే అవకాశం లేదని మీరు ఖచ్చితంగా చెప్పగలరు దానిని పరిశీలిద్దాం అదే ఇక్కడ జరిగే విషయం కాబట్టి తల్లి ఎవరో మనకు తెలుసు కాబట్టి మనం చేయగలిగేది ఏమిటంటే మనము కుమార్తె యొక్క DNA ప్రొఫైల్ని తల్లితో పోల్చవచ్చు మరియు నేను మీకు చెప్పినట్లుగా DNA లో 50 తల్లి నుండి వస్తుంది మిగిలిన 50 తండ్రి నుండి వస్తుంది కాబట్టి కనీసం తల్లి నుండి వచ్చిన అన్ని శకలాలు సరిపోల్చండి కాబట్టి తల్లి నుండి ఉద్భవించే శకలాలు గుర్తించడానికి నేను ఇక్కడ గులాబీ రంగును ఉపయోగించాను ఇక్కడ చూపబడినటువంటి ప్రత్యేకమైన శకలాలు ఉన్నాయి ఇవి తల్లిలో లేవు అది ఖచ్చితంగా తండ్రి నుండి వచ్చింది ఇప్పుడు మనం చూడవలసినది ఏమిటంటే తల్లిలో లేని కూతురులోని ప్రతి శకలాలు అందువల్ల తండ్రి నుండి వచ్చినవి కావచ్చు ఇందులో ఇద్దరు వ్యక్తులలో ఒకరు ఉన్నారు కాబట్టి ఇది ఏమిటి కాబట్టి తల్లిలో లేని అన్ని బ్యాండ్లను మీరు ఇక్కడ చూడవచ్చు ఇద్దరు మగవారిలో ఒకరు పురుష సంఖ్య 1 వారిలో కొందరు లేరు ఉదాహరణకు మీరు పరిశీలిస్తే కొన్ని శకలాలు పూర్తిగా లేవు ఉదాహరణకు ఈ శకలం ఈ వ్యక్తి వద్ద లేదు కాబట్టి ఇది ఈ వ్యక్తి నుండి రాలేదు అదేవిధంగా ఈ వ్యక్తి 2 లో ఈ శకలం లేదు కనుక అతని నుండి రాలేదు ఈ విధానంతో ఈ ప్రత్యేక ఆడపిల్ల యొక్క జీవసంబంధమైన తండ్రి మగ సంఖ్య 1 కావచ్చు లేదా కనీసం మీరు చెప్పగలరు ఈ వ్యక్తి ఆమె తండ్రి అయ్యే అవకాశం లేదు అందువలన సంఖ్య 1 పురుష సంఖ్య 1 ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇది చూపించడానికి ఒక సాధారణ ఉదాహరణ అసలు DNA వేలి ముద్రణ దీని కంటే చాలా క్లిష్టంగా ఉంటుంది కానీ మనము చూడబోతున్నది ఏమిటంటే మీరు నిజంగా ఈ రకమైన నమూనాను ఎలా పొందుతారు జన్యు ప్రాతిపదిక ఏమిటి DNA లో ఏమి జరుగుతుంది ఇది ఈ రకమైన వైవిధ్యాన్ని చూడటానికి సహాయపడుతుంది కాబట్టి మీ జన్యువులో మీరు కలిగి ఉన్న కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాల కారణంగా ఇవన్నీ జరుగుతాయి దీనిని వేరియబుల్ సంఖ్య టెన్డం రిపీట్స్ అంటారు అది ఏమిటి మీరు పునరావృతం చేయడం అంటే ఏమిటి ఉదాహరణకు ఇది పునరావృతం ఇది చాలా సార్లు పునరావృతమయ్యే యూనిట్ కొన్ని ప్రాంతాలలో మీరు వాటిలో 20 కలిగి ఉండవచ్చు కొన్ని ప్రాంతాలలో మీరు వాటిలో 25 కలిగి ఉండవచ్చు కాబట్టి మీరు చూసేది ఏమిటంటే ఉదాహరణకు క్రోమోజోమ్లో ఇది క్రోమోజోమ్ అయితే వ్యక్తి 1 యొక్క ఈ ప్రత్యేక విభాగంలో మీరు కలిగి ఉండవచ్చు ఇది ఒక పునరావృత యూనిట్ ఉదాహరణకు 3 సార్లు పునరావృతమవుతుంది కానీ మరొక క్రోమోజోమ్లో అదే పునరావృతం అది 6 సార్లు ఉండవచ్చు కాబట్టి అదేవిధంగా మేము పునరావృత యూనిట్ యొక్క విభిన్న పొడవులను కలిగి ఉంటాము అందుకే దీనిని టెన్డం రిపీట్ అంటారు ఒకదాని తరువాత ఒకటి మీరు వాటిని కలిగి ఉంటారు కాబట్టి వేర్వేరు వ్యక్తులలో మీరు ఈ రిపీట్ల యొక్క విభిన్న పొడవులను కలిగి ఉంటారు అదే ప్రాంతం ఉదాహరణకు వ్యక్తిగత 1 లో మీకు 4 పునరావృత్తులు ఉన్నాయి కానీ వ్యక్తిగత 2 లో ఇది కావచ్చు ఉదాహరణకు ఇది 5 పునరావృత్తులు కావచ్చు ఇది నిజంగా ఈ రకమైన పునరావృత నమూనా ఎలా సహాయపడుతుంది కాబట్టి మీరు ఉదాహరణకు రిపీట్లను చూస్తుంటే మీకు రిపీట్ 1 రిపీట్ 2 రిపీట్ 3 మరియు రిపీట్ 4 మీ దగ్గర మరో allele ఉంది ఉదాహరణకు 3 రిపీట్స్ మాత్రమే ఇక్కడ కనిపించే పార్శ్వ ప్రాంతాలు పునరావృతాలకు ఇరువైపులా ఉండే క్రమం సాధారణంగా ఉంటుంది ఇది మీరు చూసే మాదిరిగానే ఉంటుంది ఎందుకంటే ఇది ఒకే క్రోమోజోమల్ ప్రాంతం కానీ వేరే వ్యక్తిలో కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాలు సాధారణం అయితే మీకు ఇక్కడ మరియు ఇక్కడ పరిమితి సైట్ ఉండవచ్చు ఇక్కడ కూడా మీరు అదే పరిమితి సైట్ను కలిగి ఉంటారు కానీ మీరు ఇక్కడ మరియు ఇక్కడ కత్తిరించే ఎంజైమ్తో జీర్ణం చేసుకుంటే మీ వద్ద ఉన్న పునరావృతాల సంఖ్యను బట్టి ఈ రెండు సైట్ల మధ్య ఉత్పన్నమయ్యే శకలం భిన్నంగా ఉంటుంది ఇక్కడ ఎక్కువ సంఖ్యలో పునరావృత్తులు ఈ భాగం పెద్దదిగా ఉంటుంది పునరావృతాల సంఖ్య తక్కువ శకలం చిన్నదిగా ఉంటుంది కాబట్టి దానివల్లే ఈ తేడా వస్తుంది బహుశా మీరు ఇక్కడ చూస్తున్న ఈ శకలం మరియు పైన పేర్కొన్నది తల్లి మరియు పితృ క్రోమోజోమ్ యొక్క ఒకే ప్రాంతాన్ని సూచిస్తాయి ఉదాహరణకు మాతృ క్రోమోజోమ్ ఆ ప్రాంతంలో తక్కువ పునరావృతాలను కలిగి ఉండవచ్చు కనుక ఇది కొంచెం పొడవుగా ఉంటుంది కాబట్టి ఇది నెమ్మదిగా వలసపోతుంది అయితే ఇది వేగంగా వలసపోతుంది ఎందుకంటే పరిమాణం చిన్నది కాబట్టి రిపీట్స్లో మీరు చూసే ఈ రకమైన వైవిధ్యం నిజంగా మార్పులను తెస్తుంది మేము క్రోమోజోమ్లోని ఒక ప్రత్యేక ప్రాంతాన్ని మాత్రమే చూడటం లేదు మీరు క్రోమోజోమ్లోని వందలాది విభిన్న సైట్లను చూస్తున్నారు మరియు మీరు అలా చేసినప్పుడు అలాంటి లెక్కలు ఒక వ్యక్తికి వివిధ ప్రాంతాల వివిధ allele ల కలయిక ఉండే సంభావ్యతను తెలియజేస్తుంది క్రోమోజోమ్ చాలా తక్కువగా ఉంటుంది మీరు ఒకేలాంటి జంట అయితే తప్ప జన్యుపరమైన అలంకరణ ఒకేలా ఉంటుంది లేకపోతే మీరు సరిపోలడం లేదు అందుకే దీనిని వేలిముద్ర అని పిలుస్తారు ఎందుకంటే మీ వేలిముద్రలు మీ బొటనవేలి ముద్రలు మళ్ళీ వ్యక్తులకు ప్రత్యేకమైనవి చాలా అరుదుగా మీరు ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులలో బొటనవేలు ముద్రణ నమూనాలు ఒకేలా ఉంటాయి అందుకే దీనిని DNA ఫింగర్ ప్రింటింగ్ అంటారు కాబట్టి మీ జన్యువులో మీరు కలిగి ఉన్న సీక్వెన్స్ వైవిధ్యం DNA యొక్క అదే ప్రాంతంలోని వివిధ allele కారణంగా రిపీట్ల కోసం మైగ్రేషన్ నమూనాలో వ్యత్యాసాన్ని తీసుకువస్తుంది మరియు మీరు ఆ భాగాన్ని గుర్తించడానికి ప్రాంతంగా రిపీట్ను ఉపయోగిస్తే మీరు ఇలాంటి బ్యాండ్లను కనుగొనబోతున్నారు మరియు బ్యాండ్లు నమూనాలు ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉంటాయి తండ్రి లేదా తల్లికి మ్యాప్ చేయడం ద్వారా తండ్రి నుండి వచ్చినది తల్లి నుండి వచ్చినది అని మీరు గుర్తించగలరు కానీ మీరు దానిని ఇద్దరు తల్లిదండ్రులలో ఒకరికి మ్యాప్ చేయలేకపోతే ఆ వ్యక్తి జీవసంబంధమైన పేరెంట్ కాకపోవచ్చు కాబట్టి అదే సూత్రాన్ని ఫోరెన్సిక్ ఆధారాల కోసం ఉపయోగించవచ్చు ఉదాహరణకు మీకు నేర దృశ్యం ఉంటే అక్కడ మీకు మచ్చలు మరియు ప్రతి ఒక్కటి మీరు విడిగా సేకరించిన రక్తపు మచ్చలు DNA ను వెలికితీశారు మరియు ఆ ఎన్కౌంటర్లో హత్యకు గురైన వ్యక్తి కోసం మీరు DNA టైపింగ్ చేస్తున్నారు ఆపై మీరు ప్రతిదానిని మ్యాప్ చేస్తారు ఆ నేర దృశ్యంలో ఉండే రక్తపు మచ్చ DNA ప్రొఫైలింగ్తో సరిపోతుంది అది సరిపోలకపోతే అది ప్రస్తుతం ఉన్న మరొక వ్యక్తి రక్తం అని అర్థం మీరు అలాంటి ఒకటి కంటే ఎక్కువ నమూనాలను కనుగొంటే ఈ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఎంత మంది వ్యక్తులు ఉన్నారో మీరు ఊహించగలరు ఆపై మీరు ఇతర వ్యక్తులతో మీ పరిశోధనలతో వెళ్లి మీరు అనుమానితుడిని కనుగొంటారు ఆపై మీరు సరిపోలగలరు రక్త నమూనా నుండి మీరు పొందగలిగిన DNA నమూనాతో అతని DNA కాబట్టి ఈ మరణం జరిగినప్పుడు ఆ వ్యక్తి ఆ సైట్లో ఉన్నాడని ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు దీన్ని ఎలా మ్యాప్ చేయగలరు కాబట్టి అది DNA వేలి ముద్రణ గురించి మీరు దీన్ని నిజంగా ఎలా చేస్తారు మేము మరికొన్ని వివరాలకు వెళ్తాము కాబట్టి ప్రాథమికంగా మీరు DNA ను సంగ్రహిస్తారు ఈ స్కీమాటిక్లో ఇక్కడ చూపబడిన విషయం ఇది మనము DNA ని సంగ్రహిస్తాము దాని కోసం మీరు రక్త నమూనాల కోసం వెళ్లండి లేదా నేర దృశ్యం రక్తపు మచ్చలు కలిగి ఉంటే మీరు దానితో వెళ్లి DNA తీయవచ్చు ఎందుకంటే రక్తంలో న్యూక్లియస్ ఉన్న తెల్ల రక్త కణాలు ఉన్నాయి కాబట్టి మీరు DNA ను సేకరించవచ్చు మరియు అప్పుడు మీరు ఎంజైమ్లతో జీర్ణం చేస్తారు కాబట్టి ఇది ఇరువైపులా తగ్గిస్తుంది ఉదాహరణకు పునరావృత క్రమం నేను చెప్పినట్లుగా మీకు రిపీట్ ఉంది మరియు మీకు ఇరువైపులా సైట్ ఉంది అది కత్తిరించబడుతుంది మరియు తరువాత వాటిని వేరు చేస్తుంది మీరు DNA ని ఒక జెల్లో వేరు చేస్తారు పరమాణు బరువును బట్టి అవి వేరు చేయబడతాయి ఇది పొడవైన DNA ఇది పొట్టి DNA వేగంగా వలస పోతుంది మరియు అప్పుడు మీరు చేసేది జెల్ అగర్ జెల్ నుండి DNA ని ఒక మెమ్బ్రేన్కి బదిలీ చేయడం ఈ మెమ్బ్రేన్ అనేది ఒక పొర అది పాజిటివ్గా ఛార్జ్ చేయబడుతుంది కాబట్టి DNA పాజిటివ్ చార్జ్డ్ మెమ్బ్రేన్కు కోలుకోలేని విధంగా కట్టుబడి ఉంటుంది ఎందుకంటే DNA ప్రతికూలంగా ఉంటుంది మరియు అందువల్ల పొర అగరోస్ జెల్ని సూచిస్తుంది ఎందుకంటే ఇది అదే స్థానంలో ఉంటుంది అగరోస్లో DNA ఉంది అదే స్థానానికి అది మెమ్బ్రేన్కు బదిలీ చేయబడుతుంది మరియు మనము ఏమి చేస్తామో దానినే మనము పొర మీరు హైబ్రిడైజేషన్ అని పిలుస్తాము అంటే మీరు DNA తంతువులను విడదీసి ఆపై పొరకు బదిలీ చేస్తారు చిక్కుకున్న రూపం కాబట్టి మీరు అగరోస్లో విడిపోయిన తర్వాత మీరు కొన్ని రసాయనాలతో చికిత్స చేస్తారు ఉదాహరణకు సోడియం హైడ్రాక్సైడ్ ఇది DNA యొక్క రెండు తంతువుల మధ్య ఉన్న అన్ని హైడ్రోజన్ బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది మరియు ఇప్పుడు మీరు DNA కి పొరను బదిలీ చేస్తారు అది జెల్ మీద ఉంచబడుతుంది మరియు ఈ సందర్భంలో మీరు ఏమి చేస్తారు అంటే మీకు ఒక సపోర్ట్ ఉంది దీనిలో మీకు జెల్ ఉంటుంది మరియు దాని పైన మీరు పొరను ఉంచారు మరియు ఉప్పు ద్రావణాన్ని అగర్ ద్వారా పొర మీద నుండి కాగితపు టవల్కి వేస్తారు కాబట్టి ఈ ప్రక్రియలో ఉప్పు ద్రావణం DNA ని కూడా తీసుకువెళుతుంది కానీ DNA పొర గుండా వెళ్ళదు అందుచే అవి అక్కడ చిక్కుకుపోయాయి మరియు అవి ఒంటరిగా ఉంటాయి అవి క్రాస్ లింక్ చేయబడి ఉంటాయి అంటే అవి తిరిగి పొరకు కట్టుబడి ఉంటాయి కాబట్టి మీరు దానిని పొరపై ఉంచిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినది ఏమిటంటే DNA వేలిముద్రలో ప్రాథమికంగా మీరు పునరావృత క్రమాన్ని చూడండి పునరావృత్తులు సజావుగా పునరావృతమవుతున్నందున యూనిట్లు ఇచ్చిన ప్రాంతంలో అవి ఎన్నిసార్లు పునరావృతమవుతాయనేది వ్యక్తి నుండి వ్యక్తికి మారుతుంది తత్ఫలితంగా మీరు ఆ DNA ని ఒక ఎంజైమ్తో జీర్ణం చేసుకుంటే ఉత్పత్తి అయ్యే శకలాలు తెలుసుకోవడం పునరావృతాన్ని గుర్తించడం మారుతూ ఉంటుంది ఎందుకంటే మీరు ఎక్కువ సంఖ్యలో పునరావృత్తులు చేయబోతున్నారు కానీ DNA పెద్దది ఇప్పుడు మీరు రిపీట్ను ప్రోబ్గా ఉపయోగిస్తారు ప్రోబ్ అంటే ఏమిటి ఇది మీరు రిపీట్ యొక్క కాంప్లిమెంటరీ సీక్వెన్స్ని తీసుకొని ఆపై మీరు దానిని ఐసోటోప్ లేబుల్ చేసిన రేడియోయాక్టివ్ ఐసోటోప్లతో లేబుల్ చేయండి మరియు తర్వాత మీరు లేబుల్ చేయబడిన న్యూక్లియోటైడ్ని లక్ష్యానికి బంధించడానికి అనుమతిస్తారు కాబట్టి లక్ష్యాలు ఎక్కడ ఉన్నాయి ఇవి ఇప్పటికే పరిమాణం వేరు చేయబడ్డాయి కాబట్టి ఇది వెళ్లి బంధిస్తుంది ఎందుకంటే ఇవి సింగిల్ స్ట్రాండ్డ్ ఇది వెళ్లి కాంప్లిమెంటరీ సీక్వెన్స్కి కట్టుబడి ఉంటుంది మరియు తరువాత అవి రేడియోయాక్టివ్గా లేబుల్ చేయబడ్డాయి కాబట్టి మీరు ఇక్కడ చూపినట్లుగా ఒక ఫిల్మ్ను ఉంచవచ్చు అదనపు ఫిల్మ్ మరియు ఆపై ప్రోబ్ ఎక్కడైనా కట్టుబడి ఉంది ఇది మీకు ఈ విధమైన బ్యాండ్లను ఇస్తుంది ఇక్కడ ఏమి చూపబడిందో తెలుసుకోండి కాబట్టి మీరు చూడవచ్చు కాబట్టి ఈ లేన్లో మీరు కేవలం రెండు బ్యాండ్లను మాత్రమే కనుగొన్నారు ఇక్కడ అది రెండు ఇక్కడ ఒకటి ఇది రెండు మరియు మొదలైనవి కాబట్టి ఇది సరళమైనది కాబట్టి మీరు ప్రాథమికంగా ఇలాంటి వాటిని పొందుతారు కాబట్టి మీరు బహుళ బ్యాండ్లను కనుగొంటారు ఆపై మీరు ప్రతి వ్యక్తి యొక్క బ్యాండింగ్ నమూనాను మరొకరితో సరిపోల్చగలుగుతారు మరియు మీరు ఊహించదలిచిన వాటిని ఊహించవచ్చు కాబట్టి ఈ విధానాన్ని సదరన్ హైబ్రిడైజేషన్ అని పిలుస్తారు ఎందుకంటే ఈ విధానాన్ని సదరన్ అనే వ్యక్తి అభివృద్ధి చేసారు కాబట్టి దీనిని దక్షిణ సదరన్ హైబ్రిడైజేషన్ అని పిలుస్తారు ఇక్కడ మీరు DNA ని DNA తో హైబ్రిడైజ్ చేస్తారు వ్యత్యాసం DNA లో ఒకటి లక్ష్యం వేరు చేయబడింది పరిమాణం అగరోస్ జెల్లో వేరు చేయబడుతుంది ఒక మెమ్బ్రేన్కు బదిలీ చేయబడుతుంది మరియు అవి పొరపై స్థిరీకరించబడవు ప్రోబ్ అనేది మీరు చూస్తున్న ఖచ్చితమైన క్రమం అటువంటివి ఎక్కడ ఉన్నాయి ఉదాహరణకు GATTC మీ జన్యువులో అటువంటి సన్నివేశాలు ఎక్కడ ఉన్నాయి కాబట్టి ఆ క్రమాన్ని ప్రోబ్గా ఉపయోగించండి కాబట్టి ఆ హోమోలాగస్ సంబంధిత కాంప్లిమెంటరీ సీక్వెన్స్ ఉన్నచోట అది వెళ్లి బంధిస్తుంది కాబట్టి మీరు ప్రొఫైల్కు వివిధ రకాల సీక్వెన్స్లను ఉపయోగించవచ్చు కాబట్టి అంటే DNA ప్రొఫైలింగ్కు అలాంటి ఒక ఉదాహరణ కానీ సదరన్ బ్లాట్ మాత్రమే మీరు వ్యక్తిగత నిర్దిష్ట ప్రొఫైలింగ్ DNA నమూనాను పొందగల ఏకైక మార్గం కాదు ప్రజలు బలమైన వేగవంతమైన PCR విధానాన్ని కూడా ఉపయోగిస్తారు కాబట్టి ఇక్కడ చూపబడినది సరిగ్గా అదే ఉంది మీకు సీక్వెన్స్లు ఉన్నాయి అవి రిపీట్లు ఉదాహరణకు మాతృ క్రోమోజోమ్లో మీరు తల్లి నుండి పొందిన క్రోమోజోమ్ తక్కువ పునరావృతమవుతుంది మరియు పితృత్వానికి ఎక్కువ కాలం పునరావృతమవుతుంది కాబట్టి మీరు పునరావృతం యొక్క ఇరువైపులా ఉన్న ప్రాంతాలకు కట్టుబడి ఉండే ఒక జత ప్రైమర్లను ఉపయోగించి విస్తరిస్తే అది రెండింటి నుండి విస్తరిస్తుంది కానీ ఫలితంగా వచ్చే PCR ఉత్పత్తి భిన్నంగా ఉంటుంది ఇది పొడవుగా ఉంటే ఉదాహరణకు అది నెమ్మదిగా వలసపోతుంది అది పొట్టిగా ఉంటే అది వేగంగా వలసపోతుంది కానీ మీరు క్రోమోజోమ్ లేదా 40 లేదా మొత్తం క్రోమోజోమ్లోని 40 వేర్వేరు ప్రాంతాల నుండి ఇదే విధమైన యాంప్లిఫికేషన్ చేస్తే 22 జతలు అప్పుడు మీరు ఒక వ్యక్తికి ప్రత్యేకమైన నమూనాను ఇక్కడ చూపినట్లుగా పొందబోతున్నారు కాబట్టి మీరు ఇక్కడకు వెళ్తున్నారు ఉదాహరణకు ఇక్కడ మీరు మూడు వేర్వేరు రిపీట్ లోకస్ లేదా రిపీట్ లోకీలను చూస్తున్నారు ఆపై మీరు వ్యక్తిగత 1 2 మరియు 3 లను చూస్తున్నారు మరియు పునరావృత పరిమాణం allele ఏమిటనే దానిని బట్టి ప్రతి ఒక్క వ్యక్తి కలిగి మరియు కలయికలు మీరు ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన నమూనాను పొందుతారు ఉదాహరణకు ఒక వ్యక్తికి ఒక నమూనా వచ్చింది అది ఇతర ఇద్దరు వ్యక్తుల నుండి చాలా భిన్నంగా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని దాదాపు 4 గంటలు 5 గంటల్లో చేయవచ్చు ఈ ఇద్దరు వ్యక్తులు లేదా నేర దృశ్యంలో మీరు గుర్తించిన రక్తపు మచ్చలు వారందరూ ఒక వ్యక్తి లేదా వేర్వేరు వ్యక్తుల నుండి వచ్చారా అని మీరు టైప్ చేసి చెప్పగలరు ఒకవేళ అక్కడ ఎంత మంది వ్యక్తులు ఉండవచ్చు ఎవరు ఎవరికి కొంత గాయం అయ్యింది మరియు వారి రక్తపు మచ్చలు ఉన్నాయా లేదా మీరు వెళ్లి పితృత్వ వివాదాన్ని పరిష్కరించవచ్చు కాబట్టి ఇది ఒక శక్తివంతమైన టెక్నిక్ ఇది వ్యక్తులు గుర్తించడానికి విభిన్న వ్యక్తుల లేదా నమూనాల DNA ప్రొఫైల్ని సరిపోల్చడానికి మరియు సమాచారాన్ని అందించడానికి ఇది ఒకే వ్యక్తికి విభిన్న వ్యక్తికి ప్రాతినిధ్యం వహిస్తుందా అది జీవసంబంధమైన తండ్రి అయినా సంబంధితమైనా కూడా మీరు బంధువులను చూడవచ్చు ఉదాహరణకు జన్యు దూరం తగ్గడంతో సారూప్యత తగ్గుతుంది ఉదాహరణకు తెలియని వ్యక్తి మరియు ఇతరులతో పోలిస్తే నా DNA ప్రొఫైల్ నమూనా నా తండ్రికి సమానంగా ఉంటుంది అనేక ప్రశ్నలను పరిష్కరించడానికి మనము దీన్ని నిజంగా ఉపయోగించవచ్చు అది శక్తివంతమైనది మరియు దానితో మనము ఈ ప్రత్యేక విభాగం వారం II యొక్క చివరి లెక్చర్ ను ముగిద్దాము మరియు మేము మూడవ వారపు లెక్చర్ తో మళ్లీ కలుద్దాము అక్కడ మనము వివిధ రకాల ఉత్పరివర్తనాలను పరిశీలిస్తాము మరియు అవి పాథాలజీ వ్యాధికి ఎలా దోహదపడతాయి అని చూస్తాము మళ్ళీ కలుద్దాం